గత కొన్ని సెషన్లలో మనము ఆర్థిక నివేదికల విశ్లేషణ గురించి చర్చిస్తున్నాము చివరి తరగతిలో మనము TCS limited తీసుకున్నాము కనుక TCS limited మీ అందరికీ తెలుసు ఇది భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ యజమానులలో ఒకరైన ప్రముఖ భారతీయ MNC మరియు మనము వారి మార్కెట్ డేటా ఈక్విటీ మార్కెట్ డేటా తరువాత ఆదాయ డేటా బ్యాలెన్స్ షీట్ డేటా మరియు నగదు ప్రవాహం సంబంధించినవి కూడా లెక్క కట్టాము ఇప్పుడు వారి మిలిత నిష్పత్తుల ఎలా ఉందో గమనించడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు మొదటిది ఎగుమతులతో అమ్మకాల నిష్పత్తి దీని సూత్రం ఏమిటి మనము మొత్తము అమ్మకాలపై ఎగుమతులు శాతము రూపములో చూస్తున్నాము మొదటి 2 సంవత్సరములకు ఎగుమతులు ఇవ్వబడ్డాయి ఇంకా దీనిని మొత్తము అమ్మకాలతో బాగా హారము చేయండి అది 3 శాతం వస్తుంది క్షమించాలి మూడు కాదు ఇది మార్చి 14 లో 0 ఇంకా 0 5 కొన్ని ప్రస్తుత సంవత్సరములలో ఈ సంఖ్య ఇవ్వబడలేదు కనుక ఇది సున్నా మొత్తం తదుపరిది అమ్మకాలకు నికర పని మూలధనం ఇప్పుడు పని మూలధనానికి ముఖ్యమైన నిష్పత్తి ఏది ద్రవ్యత కోసం మనము సాధారణంగా ప్రస్తుత నిష్పత్తిని లెక్కిస్తాము ఇది మనము ఇప్పటికే లెక్కించాము కానీ ఇక్కడ మనము రెండు బ్యాలెన్స్ షీట్ అంశాల మధ్య ప్రస్తుత ఆస్తులు మరియు బాధ్యతల మధ్య పోల్చాము కార్యకలాపాల కోసం ప్రధానంగా ఆర్థిక మూలధనం అవసరమని మనకు తెలిస్తే రోజువారీ వ్యాపార కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అవసరం కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ యొక్క సమర్ధతను తెలుసుకోవటానికి ఒక మార్గం ఏమిటంటే మనం ఉత్పత్తి చేసే ఆదాయంతో లేదా ఆ వర్కింగ్ క్యాపిటల్ ఉపయోగించి మనం ఉత్పత్తి చేసే అమ్మకాలతో లింక్ చేయడం కాబట్టి లెక్కించిన నిష్పత్తి ఏమిటంటే అమ్మకాలకు నికర పని మూలధనంకు నిష్పత్తి ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ సంఖ్యలు లేవు అయినప్పటికీ మన దగ్గర ప్రస్తుత నిష్పత్తులు ఇంకా ప్రస్తుత అప్పులు ఉన్నాయి కనుక మనము CA నుండి CL తీసివేస్తే లెక్కించవచ్చు అది వర్కింగ్ క్యాపిటల్ లవము భాగము అవుతుంది ఇంకా దీనిని అమ్మకాలతో భాగాహారం చేయాలి కాబట్టి CA మైనస్ CL ఇది వర్కింగ్ క్యాపిటల్ ద్వారా విభజించబడింది మనము మొత్తం రాబడి లేదా నికర అమ్మకాలను తీసుకుంటాము ఈ రెండు గణాంకాలు సాధ్యమే కాని పని మూలధనం ప్రధానంగా మన స్వంత వ్యాపార కార్యకలాపాల కోసం ఇతర ఆదాయాల కోసం కాదు నికర అమ్మకాలు తీసుకోవటానికి మరింత ప్రామాణికమైనది కాబట్టి ఇది 0 33 కి వస్తుంది ఇది క్రమంగా 0 33 నుండి తరువాత 0 36 నుండి 0 55 కి గత సంవత్సరంలో ఇది కొద్దిగా 0 51 కి పడిపోయింది దీని అర్థం ఏమిటంటే కంపెనీ ఇప్పుడు ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్ ఉంచుతున్నది కాబట్టి ఒక రూపాయి అమ్మకాలకు 0 33 ఉంది ఇప్పుడు అది దాదాపు 0 5 గా ఉంది ఇప్పుడు ఇది మంచి గుర్తు కాదా ఖచ్చితంగా కాకపోవచ్చు వారి లిక్విడిటీ కోణంలో ఇది మంచిది కానీ వారు ఎక్కువ మొత్తము వర్కింగ్ క్యాపిటల్ ఉంచుతున్నారు వారు కొంచెం ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్ కావాల్సిన దానికంటే కలిగి ఉన్నారు నేను చెప్పినట్లుగా మనము వారి రుణగ్రహీతల కూర్పును ఆడిట్ కోణం నుండి తనిఖీ చేయాలి ఎందుకంటే వారి దగ్గర జాబితా వస్తువులు లేవు కాబట్టి వారి ప్రధాన ప్రస్తుత ఆస్తులు వినియోగదారుల నుండి పొందవలసినవి కాబట్టి వాటిని తనిఖీ చేయాలి ఈ నిష్పత్తికి సమానమైన ఇతర నిష్పత్తి మీకు గుర్తుందా మేము ఆ నిష్పత్తిని ఇంతకుముందు చర్చించాము ఆ నిష్పత్తి వర్కింగ్ క్యాపిటల్కు అమ్మకాలు అవుతుంది దీనిని వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో అని పిలుస్తారు ఇది ఈ నిష్పత్తి యొక్క మార్పిడి మాత్రమే అయితే ఇది అవసరం లేదు నేను దానిని లెక్కించడానికి ప్రయత్నిస్తాను కాబట్టి నేను ఇక్కడ వ్రాస్తున్నాను నిర్దిష్ట ఆస్తి వాడకంలో సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి లెక్కించే టర్నోవర్ నిష్పత్తులు ఉన్నాయని మీకు తెలుసు కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ వాడకంలో సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి మనము వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ నిష్పత్తిని లెక్కించవచ్చు పని మూలధనంపై ఫార్ములా అమ్మకాలు ఏమిటి కాబట్టి నికర అమ్మకాలను తీసుకొని వర్కింగ్ క్యాపిటల్ ద్వారా విభజించండి కాబట్టి మళ్ళీ బ్రాకెట్లో క్షమించండి బ్రాకెట్లో కొంత గందరగోళం ఉంది మనం CA మైనస్ CL తీసుకోవాలి కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ నిష్పత్తి నెమ్మదిగా తగ్గుతున్నట్లు మీరు చూడవచ్చు ఇది 3 నుండి 1 94 కి పడిపోయింది ఇది ఏమి చూపిస్తుంది అంటే పని మూలధనం యొక్క ఉపయోగం పడిపోతోంది వాస్తవానికి నికర వర్కింగ్ క్యాపిటల్ టు సేల్స్ మరియు వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో అదే విషయాన్ని చూపుతోంది ఒకే నిష్పత్తిని లెక్కించడానికి వేర్వేరు నిష్పత్తులను ఉపయోగించవచ్చని మీకు అర్థమయ్యేలా నేను దాన్ని మళ్ళీ లెక్కించాను ఇప్పుడు అదే విషయం కోసం మీరు మరో నిష్పత్తిని లెక్కించగలరు మనము ఆ నిష్పత్తిని చర్చించామని మీకు గుర్తుందా అమ్మకాల రోజుల అమ్మకాల సంఖ్య పరంగా మనము ఈ వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ నిష్పత్తిని వ్యక్తీకరించవచ్చు అది కూడా చేద్దాం కాబట్టి మీకు మరింత స్పష్టత లభిస్తే ఫార్ములా ఇప్పటికే మీ వద్ద ఉన్న రోజులలో దీనిని పని మూలధనం అని పిలుస్తాము కాబట్టి దానిని లెక్కించడానికి ప్రయత్నించండి కాబట్టి పని మూలధన రోజులు మనము ఇప్పుడు బదిలీని ఉపయోగిస్తాము ఇది 1 ని టర్నోవర్ నిష్పత్తి తో భాగాహారం చేయాలి 1 ని భాగిస్తే నాకు తెలియదు ఎందుకు ఇది తీసుకోవడం లేదు ఒకటిని C తో మీకు కావాలంటే మొత్తం రోజులు 365 తో గుణకారము చేస్తే నిష్పత్తి మనము పొందుతాము కాబట్టి మీకు 121 రోజులు వస్తాయి కాబట్టి 121 నుండి ఇది 187 వరకు పెరిగింది కాబట్టి 365 రోజులలో ఒక నిర్దిష్ట మొత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్ రూపంలో లాక్ చేస్తే అంతకుముందు అది 121 గా ఉంది అది ఇప్పుడు 187 రోజులకు పెరిగింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు చాలా ఎక్కువ మొత్తం అంటే దాదాపు సగం సంవత్సరానికి వారి పని మూలధనం లాక్ చేయబడింది మీరు 2 నెలలు 3 నెలలు 4 నెలలు క్రెడిట్ ఇవ్వగల కొంత వస్తువును మీరు అమ్ముతారని అనుకుందాం అంటే మనము 90 రోజులు లేదా 120 రోజుల వ్యవధి అని అర్ధం చేసుకుంటాము అయితే ఇక్కడ ఇది చాలా ఎక్కువ 187 కాబట్టి ఈ 3 నిష్పత్తులు వాస్తవానికి ఒకే అర్ధాన్ని తెలియజేస్తాయి కానీ వేరే విధంగా ఉంటాయి మీకు అర్థమవుతుందా ఇప్పుడు తదుపరిది ఆస్తుల నిష్పత్తికి అమ్మకం ఇప్పుడు ఇది ఈ వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ మాదిరిగానే ఉంటుంది కానీ ఇది మొత్తం ఆస్తులను సూచిస్తుంది కాబట్టి ఇప్పుడు మొత్తం ఆస్తులు అమ్మకాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడతాయి కాబట్టి మనము మొత్తం ఆదాయాన్ని ఇక్కడ తీసుకుంటాము ఎందుకంటే మనము దానిని మొత్తం ఆస్తుల ద్వారా విభజించబోతున్నాము మరియు మొత్తం ఆస్తులని బ్యాలెన్స్ షీట్ నుండి తీసుకుందాము దాని ద్వారా మనము దానిని విభజిస్తాము కాబట్టి మనకు 1 24 వచ్చింది కాబట్టి ఈ నిష్పత్తి 2015 లో పెరిగినప్పటికీ ఈ నిష్పత్తి ఎక్కువ లేదా తక్కువ స్తబ్దత ఉందని మీరు చూడవచ్చు ఇప్పుడు ఇది 1 పాయింట్కు పడిపోయింది కొంచెం పడిపోయింది కానీ మార్చి 14న 1 19 కన్నా కొంచెం తక్కువగా ఉంది దీని అర్థం ఒక రూపాయి ఆస్తులు 1 19 అమ్మకాలుగా మార్చబడ్డాయి ఇతర పరిశ్రమలతో పోల్చితే ఈ నిష్పత్తి కొంచెం తక్కువగా ఉంది అమ్మకాల ప్రమాణముగా ఇది తక్కువ వైపు ఉన్న నిష్పత్తి కాబట్టి ఇది మొత్తం ఆస్తుల వినియోగంలో సామర్థ్యాన్ని చూపుతోంది ఇప్పుడు తదుపరిది రోటా రిటర్న్ ఆన్ టోటల్ ఆస్తులు లేదా రిటర్న్ ఆన్ ఆస్తులని ఇక్కడ పిలుస్తారు కాబట్టి పేరు సూచించినట్లుగా మనము మొత్తం ఆస్తులను తీసుకుంటాము ఇక్కడ తిరిగి రావడం లాభదాయకతను సూచిస్తుంది కాబట్టి మీరు సంపాదించిన తుది లాభాలు లేదా మొత్తం ఆస్తులతో విభజించబడిన పన్ను తరువాత లాభం మొత్తం ఆస్తులపై రాబడి నిష్పత్తిని ఇస్తుంది కాబట్టి లెక్కింపులో పన్ను తర్వాత లాభం తీసుకోండి మరియు బ్యాలెన్స్ షీట్ నుండి మొత్తం ఆస్తులను తీసుకుంటే మనకు 0 28 లభిస్తుంది సాధారణంగా మనము దానిని ఒక శాతంగా వ్యక్తీకరిస్తాము కాబట్టి ఈ నిష్పత్తి అంతకుముందు పడిపోతున్నట్లు మీరు చూస్తున్నారు వారు ఆస్తులపై 28 శాతం రాబడిని పొందగలిగారు అది ఇప్పుడు 24 శాతానికి పడిపోయింది కాబట్టి తక్కువ ఆస్తులు తక్కువ లాభదాయకతను ఇస్తూ లాక్ అవుతున్నాయి ఇప్పుడు ఈక్విటీ వాటాదారుల కోణం నుండి వారికి ఆసక్తికరంగా ఉంటుంది ఇది ఈక్విటీపై రాబడి లేదా యజమాని యొక్క ఫండ్పై రాబడి కనుక మనము ఏ సూత్రము వాడుతాము రిటర్న్ అంటే లాభం కాబట్టి PAT ఆస్తి పన్ను తీశాక ఈక్విటీ లేదా యజమానుల నిధుల ద్వారా విభజించబడింది కాబట్టి నికర విలువ 0 38 ద్వారా విభజించబడిన PAT ను లెక్కిద్దాం కాబట్టి మార్చి 14 లో 38 96 శాతం తిరిగి వచ్చింది నెమ్మదిగా రాబడి పడిపోతోంది ప్రధానంగా తక్కువ లాభదాయకత కారణంగా వారు ఈక్విటీ కంటే తక్కువ రాబడిని పొందగలుగుతారు ఇప్పుడు తరువాతి సారూప్య నిష్పత్తి కానీ చాలా ముఖ్యమైన నిష్పత్తి మూలధనంపై రాబడి ఇప్పుడు ఈక్విటీపై రాబడి మరియు మూలధనంపై రాబడిలో తేడా ఏమిటి ఈక్విటీపై రాబడి ఈక్విటీ వాటాదారుల డబ్బుపై మాత్రమే రాబడి మూలధనంపై రాబడి మొత్తం మూలధనంమీద వర్తిస్తుంది ఈ సంస్థకు ఎక్కువ అప్పులు లేనప్పటికీ సాధారణంగా ఇది మూలధనం ఇది యజమానుల ఫండ్ ప్లస్ రుణం దీర్ఘకాలిక మూలధనం అంటే ఏమిటి మరియు మీరు లెక్కింపులో ఏమి తీసుకుంటారు న్యూమరేటర్ కూడా మనము PAT ను తీసుకోము మనము PAT ప్లస్ టాక్స్ మరియు ఫైనాన్స్ ఖర్చు తీసుకుంటాము ok కాబట్టి నేను మూలధనంపై రిటర్న్ దీనిని బ్రాకెట్లో ఉంచుతాను పన్ను జోడించిన పన్నుల తరువాత మనకు లాభం ఇవ్వబడింది లేదా మనము కూడా పిబిటిని నేరుగా తీసుకొని ఉండవచ్చు మరియు దీనికి మనం వడ్డీని లేదా ఫైనాన్స్ ఖర్చును హారం ద్వారా విభజించవచ్చు మనము మొత్తం దీర్ఘకాలిక మూలధనాన్ని తీసుకోబోతున్నాము కాబట్టి మనము దాన్ని మళ్ళీ నెట్ విలువ బ్రాకెట్లో ఉంచుతాము క్షమించండి అది క్లోజ్డ్ నికర విలువ ప్లస్ కాబట్టి వచ్చింది నికర విలువ మరియు దీర్ఘకాలిక రుణం కాబట్టి ఇప్పుడు మీకు 0 51 వచ్చింది ఇది మార్చి 14 రుణగ్రహీతల కోసం కాబట్టి 0 51 నెమ్మదిగా ఇది 40 శాతానికి పడిపోయింది క్షమించండి 0 51 శాతం శాతంలో లేదు మరియు ఇది 40 శాతానికి పడిపోయింది కాబట్టి మార్జిన్లు పడిపోతున్నందున ఉపయోగించిన మూలధనంపై రాబడి కూడా పడిపోయింది ఈక్విటీపై రాబడి కంటే ఎందుకు ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు మీరు పన్నుల ముందు లాభం తీసుకుంటున్నారు ఎందుకంటే ఈ సంస్థ ఎక్కువ లేదా తక్కువ 0 అప్పుకల కంపెనీ ఇక్కడ వడ్డీ యొక్క ప్రభావం లేదు పన్నులు అదనంగా ఉన్నందున మూలధనం లేదా దీర్ఘకాలిక మూలధనంపై రాబడి చాలా ఉపయోగం మరియు మీరు చెప్పే బ్యాంకుపై రాబడితో పోల్చినట్లయితే బ్యాంక్ మీకు 8 లేదా 9 శాతం రాబడిని ఇవ్వవచ్చు అయితే టిసిఎస్ 51 శాతం రాబడిని సంపాదించగలదు వారి మూలధనం మరియు యజమానుల నిధులపై ఇది 38 శాతం కాబట్టి చాలా మంచి కంపెనీలకు ఇది ఎక్కువగా ఉంటుంది మీకు అర్థమైందా కాబట్టి ఈ రిటర్న్ నిష్పత్తులు యజమానులకు అలాగే సంస్థను స్వాధీనం చేసుకోవాలనుకునే లేదా సంస్థను దీర్ఘకాలిక కోణం నుండి అధ్యయనం చేయాలనుకునే ఎవరికైనా చాలా ముఖ్యమైనవి ఇప్పుడు తదుపరిది ప్రతి షేరుకు అమ్మకాలు ఇప్పుడు ఇది హైబ్రిడ్ నిష్పత్తిలో ఒకటి ఇది చెప్పటానికి ఆర్థిక నిష్పత్తి కాదు ఎందుకంటే హారం వాటాల సంఖ్య కానీ వాటాదారులు ఒక వాటాకు ఎంత అమ్మకం ఉత్పత్తి అవుతుందో తెలుసుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి ఇది అమ్మకాలు మనము నికర అమ్మకాల డేటాను తీసుకుంటాము మరియు దానిని వాటాల సంఖ్యతో విభజిద్దాం వారు ఈ వాటా యొక్క అత్యుత్తమ డేటాను e o y అంటే సంవత్సరం చివరిలో ఇచ్చారు కాబట్టి మొత్తం డేటా మిలియన్ల రూపాయలలో ఉన్నందున మనకు 417 లభిస్తుంది ఇది కూడా మిలియన్ రూపాయలలో ఉంది ఇక్కడ నేను ఒక్క షేరు తీసుకుంటాను ఒక్క షేర్ కు వారు 417 మిలియన్ అమ్మకాలు పొందారు మీరు చూడవచ్చు ఇది పెరుగుతోంది కంపెనీ తన ఆదాయాన్ని ఎక్కువ చేయగలిగింది ఈ లాభదాయకత ఒత్తిడితో కూడుకున్నది ఇప్పుడు తర్వాతది ప్రతి షేర్ పై ఆదాయము ఇది ఏమిటంటే మీకు తెలుసు ప్రతి షేర్ కు ఆదాయము ఉన్నది కనుక ఏ సూత్రం ఇస్తుంది కాబట్టి మీరు ఏ లాభం తీసుకుంటారు ఆపరేటింగ్ లాభం పన్ను ముందు లాభం లేదా పన్ను తరువాత మీరు పన్ను తర్వాత లాభం తీసుకుంటారు వాస్తవానికి ప్రాధాన్య డివిడెండ్ ఉంటే మనము ప్రాధాన్య డివిడెండ్ను కూడా తీసివేస్తాము కాబట్టి PAT లేదా యజమానులకు లభించే లాభం ప్రస్తుతం న్యూమరేటర్లో ఉండాలి PAT ను తీసుకుందాం పన్ను తరువాత లాభం వాటాల సంఖ్యతో విభజించబడింది కాబట్టి ప్రతి షేరుకు సంపాదన క్రమంగా పెరుగుతున్నట్లు మీరు చూడవచ్చు ఎందుకంటే లాభదాయకత కొంచెం తగ్గుతున్నప్పటికీ కంపెనీ మొత్తం లాభం పెరుగుతోంది కనుక ప్రతి షేర్ పై ఆదాయము కూడా పెరుగు చున్నది తదుపరిది ఒక్కో షేరుకు నగదు ప్రవాహం ఇప్పుడు కొంతమంది వాటాదారులు సంపాదనను తెలుసుకోవడం ద్వారా సంతోషంగా ఉండకపోవచ్చు వారు బహుశా ఒక్కో షేరుకు వచ్చే నగదును తెలుసుకోవటానికి ఆసక్తి కలిగి ఉంటారు మళ్ళీ వారికి మొత్తం నగదు ప్రవాహం కావాలా లేదా వాటాకు ఆపరేటింగ్ నగదు ప్రవాహం కావాలా అని మనకు తెలియదు బహుశా వారు ఆపరేటింగ్ నగదు ప్రవాహం కోసం చూడవచ్చు మనము కొత్త సూత్రానికి వెళదాము సూత్రము రాసుకోండి కాబట్టి ఆపరేటింగ్ కార్యకలాపాల నుండి ఉత్పత్తి చేయబడిన ఆపరేటింగ్ నగదు వాటాకు నగదు ప్రవాహాన్ని షేర్ల సంఖ్యతో విభజించండి కాబట్టి మీరు చూడవచ్చు వాటా ప్రాతిపదికన ఆపరేటింగ్ కార్యకలాపాల నుండి నగదు ప్రవాహంలో 75 నుండి 130 వరకు ఎక్కువ లేదా అంతకంటే తక్కువ స్థిరమైన పెరుగుదల ఉందని మీరు చూడవచ్చు తదుపరిది ఒక్కో షేరుకు డివిడెండ్ ఇది కంపెనీ ఒక్కో షేర్ ప్రాతిపదికన డివిడెండ్గా ఎంత డబ్బు పంపిణీ చేస్తోంది ఇది సులభం ఇప్పుడు మనము తీసుకుందాము మొత్తం డివిడెండ్ ఇంకా దీనిని షేర్ల సంఖ్య తో విభజిస్తాము ఇక్కడ డివిడెండ్ సమాచారం లేదు అనుకుంటున్నాను కనుక మీరు ప్రతి షేర్ పై డివిడెండ్ లెక్కించలేరు మనము మరల తనిఖీ చేద్దాం డివిడెండ్ సమాచారం ఇక్కడ ఇవ్వలేదు ఇప్పుడు తదుపరిది డివిడెండ్ దిగుబడి ఇప్పుడు డివిడెండ్ దిగుబడి అంటే ఏమిటి అంటే డివిడెండ్ ఆధారంగా మీరు ఏ రాబడిని పొందుతున్నారు కాబట్టి ఇది డివిడెండ్ మీరు షేర్ల సంఖ్యను తీసుకుంటారు మీరు మూలధనంపై డివిడెండ్ వాటా తీసుకుంటే డివిడెండ్ రేటు ప్రకటించబడుతుంది కాని వారు మార్కెట్ దిగుబడి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మనకు డివిడెండ్ డేటా లేనందున వాటా యొక్క మార్కెట్ ధరపై డివిడెండ్ లేదా మార్కెట్ ధరపై డిపిఎస్ తీసుకుంటాము మనము డివిడెండ్ దిగుబడిని కూడా లెక్కించలేము కాని ఇది ఇప్పటికే పైన ఇచ్చిన వాటా సమాచారంగా ఇవ్వబడింది మీకు చూపిస్తాను వారు తీసుకున్నారు డివిడెండ్ ఉత్పాదన అది 0 7 శాతము ప్రస్తుత డివిడెండ్ ఉత్పాదన ఐదు సంవత్సరముల సమాచారం మన దగ్గర లేదు కాబట్టి వారు ఇక్కడ డివిడెండ్ దిగుబడిని ఇచ్చారు ఇది 0 7 శాతం ఇది ప్రస్తుత డివిడెండ్ దిగుబడి మనకు 5 సంవత్సరాల డేటా లేదు కానీ ప్రస్తుత దిగుబడి మీకు తెలుసు తదుపరిది ఒక్కో షేరుకు పుస్తక విలువ ఇప్పుడు ఇది చాలా ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన సమాచారం కాబట్టి నికర విలువ అంటే వాటాదారులకు మనం వాటాల సంఖ్యతో విభజించబడే విలువ ఈ రోజు కంపెనీ మూసివేయబడితే ప్రతి వాటాదారుడు ఒక్కో షేరు ప్రాతిపదికన ఎంత డబ్బు పొందుతారో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి నికర విలువను తీసుకొని దానిని వాటాల సంఖ్యతో విభజించండి కాబట్టి 251 నుండి మీరు 443 కు స్థిరమైన పెరుగుదలను చూడవచ్చు అంటే కంపెనీ నెమ్మదిగా లాభాలను ఆర్జిస్తోంది మరియు నిల్వలను జోడిస్తోంది కాబట్టి వారి పుస్తక విలువ పెరుగుతోంది ఇప్పుడు అమ్మకపు నిష్పత్తిపై ధర ఇది మార్కెట్ ధరలను సూచిస్తుంది ఇప్పుడు మార్కెట్ ధర సమాచారం అన్ని సంవత్సరాలకు అందుబాటులో లేదని నేను అనుకుంటున్నాను కాబట్టి సగటు మార్కెట్ క్యాప్ ఇవ్వబడింది కానీ మనము ఆ సంఖ్య తీసుకోవడం లేదు మనకు సరాసరి మార్కెట్ ధర ఇవ్వబడలేదు మళ్ళీ తనిఖీ చేద్దాం ఎక్కువ ఇంకా తక్కువ మార్కెట్ ధర ఇచ్చారు కానీ సరాసరి ఇవ్వలేదు కాబట్టి మనము EPS పై ధర అయిన వాటా నిష్పత్తి సగటు PE నిష్పత్తికి ధరను లెక్కించలేము మళ్ళీ మనకు సగటు ధర అవసరం మరియు మనము దానిని ఆదాయాల ద్వారా విభజిస్తాము కాబట్టి మనము దీనిని కూడా లెక్కించలేము మనకు తెలియని మార్కెట్ ధర లేనప్పుడు మళ్ళీ పుస్తక విలువ నిష్పత్తికి ధర కానీ ఇది మార్కెట్ ధరలను పుస్తక విలువతో అనుసంధానించే ముఖ్యమైన నిష్పత్తి మనము ఇప్పుడే పుస్తక విలువను లెక్కించాము తదుపరిది డివిడెండ్ చెల్లింపు కాబట్టి ఇది డివిడెండ్ మీద ఆధారపడి ఉంటుంది ప్రస్తుత మార్కెట్ ధరపై డివిడెండ్ క్షమించండి డివిడెండ్ చెల్లింపు అనేది లాభాల నుండి డివిడెండ్గా పంపిణీ చేయబడిన మొత్తం శాతం కాబట్టి ఇది లాభం మీద డివిడెండ్ లేదా e p s పై d p s కాబట్టి డివిడెండ్ డేటా మనకు తెలియదు కాబట్టి ఇది మనకు తెలియదు ఇప్పుడు 3 చివరి నిష్పత్తులు ఆసక్తికరంగా ఉన్నాయి ఎందుకంటే అవి ఉద్యోగుల సంఖ్యకు సంబంధించినవి ప్రతి ఉద్యోగికి సగటు అమ్మకాలు ఉద్యోగికి సగటు వేతనాలు మరియు ప్రతి ఉద్యోగికి సగటు నికర లాభం ఇది మనము లెక్కించవచ్చు ఎందుకంటే ఉద్యోగుల డేటా సంఖ్య మనకు తెలుసు కాబట్టి దాని కోసం వెళ్దాం అమ్మకాలు ఉద్యోగుల సంఖ్యతో విభజించబడ్డాయి కాబట్టి ఇది రూపాయి మిలియన్లలో 2722 గా ఉంది మరియు ఇది నెమ్మదిగా 3116 కు పెరిగింది ఇది ఒకే ఉద్యోగి ద్వారా వచ్చే ఆదాయం ఇప్పుడు ఉద్యోగులు దాని వేతనం ఏమిటో చూద్దాం ఇప్పుడు మొత్తం జీతాలు మరియు వేతనాలు ఇవ్వబడ్డాయి మరియు దానిని ఉద్యోగుల సంఖ్యతో విభజించండి కాబట్టి మీరు బహుశా టిసిఎస్ ఉద్యోగిగా ఉండాలని అనుకోవచ్చు ఎందుకంటే 993 మిలియన్ ఆ సమయములో కానీ ఇప్పుడు ఇది మిలియన్1680 ప్రతి ఒక్క ఉద్యోగికి మరియు నికర లాభం కాబట్టి మనము పన్ను తరువాత నికర లాభం తీసుకుంటాము మరియు దానిని ఉద్యోగుల సంఖ్యతో విభజిస్తాము కాబట్టి ప్రతి ఉద్యోగికి 637 మరియు ఇప్పుడు అది 655 ఉద్యోగుల జీతాలు చాలా మంచిగా పెరిగినప్పటికీ లాభదాయకత ఒత్తిడిలో ఉన్నందున ఇది ఎక్కువ లేదా తక్కువ స్తబ్దంగా ఉందని మీరు చూడవచ్చు కాబట్టి ఒక నిర్దిష్ట సంస్థను వివరంగా అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తున్న విశ్లేషకుడిచే వివరాల విశ్లేషణ ఎలా జరుగుతుందో మీకు చూపించడానికి ఇది ఒక ప్రయత్నం కాబట్టి తరువాతి సెషన్లో మనము మరొక సంస్థను తీసుకోవడానికి ప్రయత్నిస్తాము అప్పటివరకు జాగ్రత్తగా చదవండి ధన్యవాదాలు